హలో ఫ్రెండ్స్ ఈ విభాగంలో మనం ది ఆర్ట్ ఆఫ్ పెర్సుయేసన్ అంటే నొప్పించకుండా తార్కికంగా ఇతరులని ఒప్పించగలిగే కళ గురించి చూడబోతున్నాం మోటివేషన్ మరియు సెల్ఫ్ మోటివేషన్ ల గురించి మీరు ఇప్పటికే నేర్చుకుని వున్నారు సెల్ఫ్ మోటివేషన్ తర్వాత ఇతరులని మోటివేట్ చేయడం అనేది మీరు తప్పక నేర్చుకోవలసిన ప్రధాన అంశం ఈ సందర్భంలో ది ఆర్ట్ ఆఫ్ పెర్సుయేసన్ గురించి రెండు విభాగాలుగా నేర్చుకుందాం మీరు చేసిన కొన్ని పెర్సుయేసన్ ప్రయోగాలని చూద్దాం ఆ పిమ్మట కమ్యూనికేషన్ మరియు పెర్సుయేసన్ ల నిర్వచనాలు మరియు వాటి మద్య గల సంబంధాల గురించి ఒక విషయాన్ని మనసుకు హత్తుకునేలా చెప్పగలగడం అలా చెప్పే వ్యక్తి ఎవరు ఆ వ్యక్తి యొక్క వైఖరి వంటి వాటి యొక్క ప్రభావంసున్నితమైన భయం ఫియర్ అపీల్ సునిశితమైన భాష లాంగ్వేజ్ అపీల్ వంటి విషయాల గురించిన ఒక విధమైన సమగ్ర నివేదికని లేదా సారాంశాన్ని దాని తర్వాత ప్రస్తావించుకుందాం ఈ మొత్తం విషయాన్ని పరికించినట్లయితే మీకు క్రితం వారం నేను ఇచ్చిన ప్రయోగాన్ని మీరు మరొక సారి చూడాలని ముఖ్యంగా అర్థమవుతుంది నిజానికి అది ఈరోజు మనం చర్చించుకునే విషయానికి సంబంధించి మీకు అప్పగించిన పని లేదా ప్రయోగం మరియు ఈ విషయానికి సంబంధించి అంతర్జాలం లో లభ్యమయ్యే సమాచారాన్ని మీతో పంచుకుంటాను కానీ ఆశించిన ఫలితాలని విస్తృతంగా ఇప్పుడే మీతో చర్చిస్తాను ఫలితాలు సవివరంగా డిస్కషన్ ఫోరం లో అందుబాటులో ఉంటాయి మరియువాటి గురించి తదుపరి చర్చను కొనసాగించవచ్చు మానవ స్వభావానికి ముఖకవళికలు తెరచిన కిటికీలు ఈ వాక్యాన్ని బిబిసి సైన్స్ BBCScience నుండి గ్రహించి మీకు ఇవ్వడం జరిగింది ముఖకవళికలు ఏమిటి కమ్యూనికేట్ చేస్తాయి అనే కొన్ని అంచనాల సముదాయాలను మీకు అందించబడిన ఈ నిర్దిష్టమైన రచన ద్వారా మీరు గ్రహిస్తారు దీనిలో ఆనందకరమైన లేదా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఎక్కడ సమాచారం తక్కువగా ఉంటుందో ఎక్కడ సమాచారం నమ్మదగినదిగా ఉంటుందో అక్కడ అది ఒప్పించబడడానికి ఎక్కువ అవకాశాన్ని కలిగి ఉంటుంది ఇక్కడ మనం విషయాన్ని నొప్పించకుండా తార్కికంగా ఒప్పించడానికీ అదే విషయాన్ని తారుమారు చేసి ఒప్పించడానికీ మధ్య గల తేడాని గుర్తించాలి అంతేకాక ఈ రెండింటి మధ్య గల తేడాని గుర్తించడం కాస్త కష్టతరమూ మరియు క్లిష్టతరమూ అని కూడా గమనించాలి కొద్దిసేపటి తరువాత మనం ఆ విషయం లోకి వెళదాం కానీ మీరు గూగుల్ లో వెదికినట్లయితే ఇది వాస్తవికమైన అధ్యయనం అని గ్రహిస్తారు మరియు ఈ అధ్యయనం ప్రశ్నలకు మీరు జవాబు ఇచ్చే తీరుని కొంతమేరకు ప్రభావితం చేస్తుంది మరియు మీరు గమనించినట్లు గా ఈ ప్రశ్నలు రెండు అంశాలుగా విభజించబడి ఒక గ్రూపు వ్యక్తులకి ఒక రకమైన ప్రశ్నావళి మరియు మరొక గ్రూపు వ్యక్తులకి మరొక రకమైన ప్రశ్నావళి ఇవ్వబడినవి మీరు ఇక్కడ ఒక రకమైన చిత్రాన్ని ఆ పక్కనే మరొక రకమైన చిత్రాన్ని చూడవచ్చు ఈ చిత్రాలను అటూ ఇటూ తిరగేసి వేరొక గ్రూప్ వ్యక్తులకి ఇచ్చి బిగ్5వ్యక్తిత్వ పరీక్ష అనబడే 5పోయింట్ల మరియు 5 పార్శ్వాల ఒక ప్రాధమిక వ్యక్తిత్వ పరీక్షని నిర్వహించి వారి ప్రతిస్పందనలని తీసుకున్నాము వాటి ఆధారంగా ఒక నిర్దిష్టమైన సర్వేని తీర్చిదిద్దాము మరియు ఆ సర్వే లో మీరు ఏ రకమైన ఉద్దీపన లేదా సమాచారం పొందారో దాని పై ఆధారపడి మీ ప్రతిస్పందన గణనీయంగా మారుతుంది జరిగేది ఏమిటంటే మొదటగా ఇక్కడ రెండు రకాల తికమకలు మేనిప్యులేషన్స్చోటుచేసుకుంటాయి మొదటిది ఏమిటంటే సాధారణంగా సానుకూలంగా గాని ప్రతికూలంగా గాని కనిపించే ఒక రకమైన సమాచారం మరియు ముఖముల యొక్క సముదాయాన్ని తారుమారుగా లేదా తికమకగా చూపాముఅవి సరిపోలే లేదా వాటితో జతపరచగలిగే నమూనాలపై ఆధారపడి మీరు ఒక బలమైన ధోరణిని పొందవచ్చు వాటి గురించి మనం డిస్కషన్ ఫోరమ్ లో చర్చిద్దాం జత పరచలేని సందర్భం ఆధారంగా ఇక్కడున్న వాక్యాలు ఏ ముఖంతో నూ జత పడక పోయినప్పటికీ లేదా సరిపోలనప్పటికీ ఆ వాక్యాలు మనల్ని కాస్త మేనిప్లేట్ చేయగలుగుతాయి లేదా తిక మక పెట్టగలవు అప్పుడు మనం మరికాస్త అయోమయానికి గురై పలచబడిన ప్రతిస్పందనలను పొందుతాము దీనిని మీతో పంచుకోవడానికి రెండు కారణాలు ఉన్నాయి ఒకటి ఏమిటంటే మీ దగ్గర ఒక సమాచార సముదాయం ఉంది అది ఒక ముఖం తో జతపరచగలిగినప్పుడు మీరు కొన్ని స్పందనల సముదాయాన్ని పొందుతారు అలా ఒక ముఖంతో సమాచార సముదాయాన్ని జతపరచలేని సందర్భంలో కూడా వాస్తవానికి మీరు మరొక ప్రతిస్పందనల సముదాయాన్ని పొందాలని ప్రేరేపించబడతారు మరియు అలా పొందగలమని మీరు నమ్ముతారు ఇప్పుడు విషయం ఏమిటంటే మనం ఒక్కసారి ఇలా సరిపోల్చడం చేశాక మనం తికమకపెట్ట బడ్డామని గ్రహిస్తాం ఎందుకంటే ఇక్కడ మొత్తం విషయమంతా కాల్పనిక మైనది మీకు ఇవ్వబడిన వారి యొక్క సమాచారం ఏదీ నిజమైనది కాదు ఇది ప్రాధమికంగా శోధించబడుతున్న మీ అవగాహన ఇందులో రెండో విషయం ఏమిటంటే రెండు రకాలైన ఉద్దీపనలు ఉన్నాయి మొదటిది ఇక్కడ ఇవ్వబడిన టెక్స్ట్ లేదా సమాచారం రెండవది వాటిమధ్య ఉన్న సంబంధం మరియు అవి ఒకదానితో ఒకటి జోక్యం కలిగి ఉండొచ్చు లేదా ఒకదానికొకటి పరిపూరకం కాంప్లిమెంటరీ కావచ్చు కొన్ని సందర్భాలలో ఇక్కడ ఊహించినట్లుగా టెక్స్ట్ తో ముఖం సరిపోలిస్తే మీరు ఒక ప్రతిస్పందనల సముదాయాన్ని పొందవచ్చు అలా సరిపోలనప్పుడు మరొక ప్రతిస్పందనల సముదాయాన్ని పొంది ఉండవచ్చు మనం డిస్కషన్ ఫోరంలో చేసినట్లుగా ఇది చాలా చాలా ఆసక్తికరంగా మారుతుంది కొంచెం ముందుగా పరిశోధనలు మనకు ఏమి చెప్పాయో అవి చాలా ఎక్కువ సందర్భాలలో నిజం కావచ్చు కానీ వ్యాపారం జీవితం మరియు చరిత్ర ముఖకవళికలు చాలా చాలా అనూహ్యమైనవని మనకు చెబుతున్నాయి సామాజిక మాధ్యమాలలో చాలా వైరల్ అయిన జెర్మీమీక్స్యొక్క ముఖాన్ని చూసినట్లయితే అది చాలా ఆకర్షణీయంగానూ ఉత్తేజకరంగానూ పరిగణించబడింది కానీ వాస్తవానికి ఆ ముఖం మారణహోమాలు సృష్టించిన నేరస్తుడూ మరియు తీవ్రమైన విధ్వంసకరమైన వ్యక్తిది పిల్లల్ని అపహరించుకు పోయేవాడు మరియు నేర చరిత్ర కలిగిన వాడు అయిన మార్టిజెన్విషయంలో కూడా ఇలాగే జరిగింది అందువలన ఒక్కోసారి ముఖం మోసపూరిత మైనది మరోవైపు ఈ మూడవ చిత్రం లోని ముఖాన్ని చూడగానే మనం ఏమని ఊహిస్తామో అదే విషయానికి ఖచ్చితంగా సరిపోలే లక్షణాలు గల ఒక శ్రేష్టమైన నేరస్తురాలిది ఆ చిత్రం చాలా తరచుగా మనం ఒకే కోవకి చెందిన వాటిని చూస్తాం ఇవి ఒకే కోవకిచెందినవి కావు ఎందుకంటే మీరు ఒకటి ఊహిస్తే మరొకటి ఏదో జరుగుతుంది చెప్పుకోవడం చర్చించుకోవడం పరీక్షించడం అయిన పిమ్మట బహుశా ఇప్పుడు మనం పెర్సుయేసన్ గురించి ప్రాముఖ్యత కలిగిన రీతిలో మాట్లాడుకోవడానికి సంసిద్ధులమై ఉన్నాము బహుశా ఇతరులతో ఎవరితోనైనా ఇన్టరేక్ట్ అవ్వడానికి మనం వేసే అడుగు పెర్సుయేసన్ యొక్క చర్య కావచ్చు అది అది అలా కనిపించకపోవచ్చు కానీ మీతో ఒక విషయాన్ని పంచుకోనివ్వండి అదేమిటంటే నేను ఎవరితోనైనా స్నేహం చేయాలనుకుంటే చిరు నవ్వడం పరిచయం చేసుకోవడం ఆ వ్యక్తి తో ఏకీభవించడం ఆ వ్యక్తిని సహించడానికి నేను చేసే ప్రయత్నాలలో కొన్ని ఇది ఒక రకమైన పెర్సుయేసన్ ఎందుకంటే అవతల వ్యక్తి నాతో ఇంటరాక్షన్ పెంచుకోవడానికి ఒప్పించబడవలసిన అవసరం ఉంది ప్రతిరోజు అంతర్జాలం ద్వారా విస్తృతమైన పరిధి కలిగిన అనేక రకాలైన ఈ మెయిల్స్ మీకు వస్తూ ఉంటాయి ఉదాహరణకి మీకు మిలియన్ల డాలర్లు వచ్చాయని ప్రలోభపెట్టేవి లేదా ప్రకటనల విషయంలో చాలా చాలా ప్రాముఖ్యత కలిగిన ఖచ్చితంగా పెర్సుయేసన్ అయిన పలానా వస్తువులు కొనమని మిమ్మల్ని కోరేవి వంటివి వీటి గురించి మనం తర్వాత చర్చిద్దాం అలాగే మీరు పరిశోధన చేస్తున్న అంశంలోనూ లేదా అందుకు సారూప్యమైన అంశాలలోనూ ఆసక్తి అధికంగా కలిగిన విద్యార్థులు లేదా పరిశోధకులూ మీతో కలిసి పనిచేయాలని మీతో పరిచయం చేసుకోవడానికీ ఆ పరిచయాన్ని నిరంతరం కొనసాంగించడానికీ మీకు ఇ మెయిల్స్ పంపుతూ వుంటారు కాబట్టి రోజువారీ జీవితంలో వచ్చే ఇ మెయిల్ కమ్యూనికేషన్ లో కూడా పెర్స్యుయేసివ్ ప్రోసెస్ కొనసాగుతూనే వుంటుంది ఆ దృష్టిలో ఇది పరివ్యాప్త మైనది ఎందుకంటే మనం పరస్పరం ఒప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాం నేను నా బిడ్డని చదవమని ఒప్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను తాను చదవకుండా ఉండడానికి నా చేత ఒప్పించడానికి అతను ప్రయత్నం చేస్తుంటాడు సినిమా చూడడానికి నన్ను ఒప్పించడానికి ఎవరో ఒకరు ప్రయత్నిస్తూ ఉంటారు అలాగే చాలా ఉత్తేజకరమైన నవలగా తాము భావించే ఒక నవలను నా చేత చదివించడానికి ఒప్పించే ప్రయత్నం మరొకరు చేస్తూ ఉంటారు జీవితాంతం శాశ్వతంగా ఇలా ప్రయత్నిస్తూనే ఉంటాం కానీ మేనిప్యులేషన్స్ గా పిలవగలిగిన ఈ రోజువారీ పెర్య్సుయేసన్స్ ల స్థాయి మరియు ప్రామాణికతల ఆధారంగా వేటిని సీరియస్ గా తీసుకోవాలో వేటిని తేలికగా తీసుకోవచ్చో మీరు తెలుసుకోగలుగుతారు మేనిప్యులేషన్ అనేది చాలా ఆసక్తికరమైన విషయం దాని గురించి మనం కొంతసేపటి తర్వాత చర్చిద్దాం కానీ పెర్సుయేసన్ గురించి మనం తయారు చేసుకున్న విషయాలతో కొనసాగిద్దాం కుటుంబాలలో మొట్టమొదటి అతి ముఖ్యమైన పెర్స్యుయేసివ్ వ్యక్తులు పసిపిల్లలు ఎందుకంటే చాలా తరచుగా పసి పిల్లలకి నియమాలు సరిగ్గా తెలియవు మరియు వారు ఎప్పుడూ కొత్త వస్తువుల గురించి కొత్త బొమ్మల గురించి కొత్త చాక్లెట్ల గురించి ఐస్ క్రీములు మరియు అలాంటి ఇతర వస్తువుల గురించీ కావాలని మిమ్మల్ని ఒప్పించేందుకు ప్రయత్నిస్తూనే ఉంటారు అవి వారికి మంచివా కాదా మీరు వాటిని కొంటారా కొనరా అవన్నీ వేరే విషయం కానీ ఈ ఒప్పించే ప్రక్రియ పెర్సుయేసన్ ప్రోసెస్ చాలా వరకు కొనసాగుతూనే ఉంటుంది పెర్సుయేసన్ గురించిన మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ప్రతి వాళ్ళు తాము ఇతరుల చే ఒప్పించ బడకుండా ఉండగలగడానికీపెర్స్యుయేన్ యొక్క మోసాన్ని గ్రహించగలిగే పాటి తెలివితేటలు కలవారమనీ అనుకుంటూ ఉంటారు మీరు ఈ పదాన్ని ఉపయోగిస్తూ దానిలో ఉన్న నిజాన్ని తెలుసుకోగలిగితే ఆ పదంలోనే ఒక తప్పు దారి పట్టించే అర్థం ఉంది మీరు ఎవరికైనా సలహా ఇవ్వడం గురించో లేదా మీకు ఎవరైనా సలహా ఇవ్వడం గురించో మనం మాట్లాడుకుంటే దాని అర్థం ఏమిటి ఒకరకంగా అది పెర్సుయేసన్ కాదా మీరు తీసుకునే నిర్ణయాల సంగతేమిటి చాలా ఎక్కువ సమయాన్ని అంతర్జాలంలో గడుపుతూ ఇతరుల వ్యాఖ్యలని చూస్తూ నిర్ణయాలని తీసుకోవడం లేదా మీ చుట్టూ మీరు ఏమి చూస్తున్నారో వాటివలన మీరు తీసుకునే నిర్ణయాలు ప్రభావితం చేయడం లేదా అంటే మీకు అందుబాటులో ఉండే రకరకాల సమాచారాలు కూడా మీరు ఒక విషయాన్ని ఒప్పుకోవడం లో తమ పెత్తనాన్ని చెలాయిస్తున్నాయి ఇక్కడ విషయం ఏమిటంటే సుమారు పది నిమిషాలు గా నేను ప్రయత్నం చేస్తూ ఉన్నది ఏమిటి మీరు ఒప్పించబడ గలరని మీ చే ఒప్పించే ప్రయత్నం చేస్తున్నాను మీరు మనోధైర్యం స్థిరసంకల్పం క్రియాశీలత కలిగి మీ అభిప్రాయలకు విరుద్ధంగా మిమ్మల్ని ఎవరూ ఒప్పించలేరనే నమ్మకం మీలో వున్నప్పటికీ నేను ఇప్పుడు చేస్తున్నదేమిటంటే నా అభిప్రాయాలను మీరు అంగీకరించేలా మిమ్మల్ని ఒప్పించ గలిగే ప్రయత్నం చేస్తున్నానుమీరు అలా ఒప్పించగలగబడరనే వాస్తవాన్ని చూడాలనే ప్రయత్నం చేస్తున్నాను దీనితో మీరు ఏకీభవిస్తే నేను విజయం సాధించినట్లే ఇదీ ఈ తరగతిలో ఈ విభాగం లో మనం చర్చించుకున్న పెర్సుయేసన్ యొక్క మొదటి చర్య పెర్సుయేసన్ అనేది అనాదికాలంనుంచీ వుంది అనేకమైన ప్రాచీన సాంప్రదాయాలని గమనించినట్లయితే పెర్సుయేసన్కి సంబంధించిన అనేక ఉదాహరణలు మీరు పొందగలరు వీటిలో భగవద్గీత సుప్రసిద్ధమైనది మన ఇక్కడ దీని గురించి మాట్లాడుకుందాం ఉదాహరణకి అర్జునుడు అనే ఒక వ్యక్తి తనకు సోదరులు సోదర సమానులు మేనల్లుళ్ళు ముత్తాతలు తాతలు వంటి అనేక బంధు వర్గాల ఎదుట నిలబడి వారు తన శత్రువు వర్గంలో ఉన్నకారణంగా వారిని ఎందుకు సంహరించాలని అలా సంహరించడం వలన తనకు ఏం లభిస్తుందని ఒకవేళ భౌతికమైన లాభం ఏదైనా ఉన్నప్పటికీ బంధుమిత్ర సపరివారాన్నీ సంహరించడం వలన ప్రయోజనం ఏముంది అని శ్రీకృష్ణ పరమాత్మని ప్రశ్నిస్తాడు అయినప్పటికీ భగవద్గీత 18 వ అధ్యాయం చివర అర్జునుడు యుద్ధానికి సంసిద్ధుడవుతాడు ఈ 18 అధ్యాయాలలో ఏమి జరిగి వుంటుంది ఆ యుద్ధరంగంలో ఈ గంటా లేదా రెండు గంటల సమయం లో జరిగింది ఏమిటై వుంటుంది శ్రీకృష్ణుడు విభిన్న వ్యూహాల ద్వారా విభిన్న మార్గాల ద్వారా అర్జునుడిని యుద్ధం చేయడానికి ఒప్పించ గలిగాడు ఇక్కడ శ్రీకృష్ణుడు అసత్యాలు చెప్పో మాయ చేసో తప్పనిసరి గా మోసం చేసో అర్జునుడిని యుద్దానికి ఒప్పించగలిగాడని కాదు ఇది ఒక రకమైన మీరు విషయాలని ఎలా తీసుకుంటారు అనే దృక్పథానికి సంబంధించిన విషయంమీ కార్యాచరణ వైఖరి లేదా మీ మానసికవైఖరు లని అనుసరించి మీరు దానిని వేరే విధంగా చేయగలిగిఉండవచ్చు కానీ పెర్సుయేసన్ అనేది ప్రాథమికంగా ఇక్కడ ఇమిడి ఉన్న అంశం ఎందుకంటే శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పినదంతా సత్యమేనని అర్జునుడు ఒప్పుకో గలిగాడు షేక్స్పియర్ రచించిన జూలియస్ సీజర్ నాటకంలో అంటోనియో కొద్ది నిమిషాల తన ఉపన్యాసంలో బ్రూటస్ చేసినదంతా వాస్తవంగా తప్పేనని ప్రజలని ఒప్పించి గలిగాడు కాబట్టి ఇది పెర్సుయేసన్ కి ఒక క్లాసిక్ ఉదాహరణ ఈనాడు రాజకీయ నాయకులు మనని ఒప్పించే ప్రయత్నం చేస్తారు ఇద్దరు రాజకీయ నాయకులు ఉన్నప్పుడు తప్పనిసరిగా ఒకరే గెలవాలి అలా గెలవడం కోసం ప్రజలు అలా గెలిచిన అతడు లేదా ఆమె దృష్టికోణంతో ఏకీభవించాలి మళ్లీ అక్కడ పెర్సుయేసన్ చోటు చేసుకుంటుంది కాబట్టి పెర్సుయేసన్ అనేది ఏదో కొత్త విషయం కాదు దీని గురించి మనం ఇంకా చర్చించడానికి ముందుగా పెర్సుయేసన్ అనేది చెడ్డ విషయము లేదా తప్పుడు విషయము కాదని మనం అర్థం చేసుకోవాలి ఆశాజనకంగా నేను ఇప్పటికే మిమ్మల్ని ఒప్పించకలిగినట్లుగా పెర్సుయేసన్అనేది మన జీవితంలో ఒక భాగం కానీ పెర్సుయేసన్ అనేది మేనిప్యులేషన్ నుండి వేరు చేసి అర్థం చేసుకోవాల్సిన అవసరమున్న విషయం కూడా అమ్మకాలలోనూ జీవితాల్లోనూ స్నేహాలలోను సంబంధ బాంధవ్యాల లోనూ మేనిప్యులేషన్ చోటు చేసుకుంటుంది ఎవరో ఒకరు నిజాయితీ అయిన ఉద్దేశ్యం లేకుండా ఒక పనిని చేస్తే అది మేనిప్యులేషన్ ఒకరకంగా మీరు చెప్పే దానికి చేసేదానికి పొంతన కుదరకపోతే అదీ మేనిప్యులేషన్ మరొక రకంగా మరొకరిని బాధపెట్టే విధంగా ఏదైనా పని చేయడం కూడా మేనిప్యులేషన్ మీరు చెబుతున్నది వాస్తవం కాదని మీకు తెలిసి కూడా మీరు ఏదైనా పని చేయడం మళ్లీ మేనిప్యులేషన్ అందువలన ఒకరకంగా ప్రాథమికంగా జరిగేది ఏమిటంటే మేనిప్యులేషన్ అనేది పెర్సుయేసన్ కి ఉపసమితి మనం తర్వాత మాట్లాడుకో బోయే మెదడుని ఉతికి ఆరేసే స్టాక్ హోమ్ సిండ్రోమ్లాంటిది కానీ ఇది మామూలుగా తాత్కాలికంగానే పనిచేస్తుంది ఎందుకంటే ఇది వ్యవహారాల వాస్తవిక స్థితి కాదు మీరు భగవద్గీత యొక్క ఉదాహరణని పరిశీలించినట్లయితే అర్జునుడికి మరియు హిందూ ధర్మాన్ని అనుసరించే వారికి అందులో చెప్పిన ప్రతి అక్షరం వారి జీవితం పొడుగునా వాస్తవంగా కనిపిస్తుంది అందువలన వారు దానిని అనుసరిస్తారు కాబట్టి ఆ భావనలో మనం దానిని మేనిప్లేషన్ అని పిలవ బోము కానీ ఇది ఏదో నన్ను తాత్కాలికంగా ప్రభావితం చేసింది నేను దీంతో ఏకీభవించను నాకు దీనిలో నమ్మకం లేదు అని నమ్మే ఎవరికైనా ఇది ఒక రకమైన మేనిప్లేషన్ లా కనిపించేది మాత్రమే అందువలన దీనికి ఒక మానసికమైన పార్శ్వం ఉంది కానీ ఇందుకు సంబంధించి అంతకంటే ముఖ్యమైనది ఏమిటంటే ఒకరు మరొకరిని మేనిప్యులేట్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఏమి జరుగుతోందో తెలుసుకోవడం ఏదైనా ఒకటి తాత్కాలికమై అసత్యము గా ధృవీకరించబడ గలిగితే అప్పుడు అది మేనిప్యులేషన్ మేనుప్లేట్ చేస్తున్న వ్యక్తి చుట్టూ ఇది కేంద్రీకరించబడి ఉంటుంది ఎందుకంటే దీనిలో స్వార్థపూరిత ప్రయోజనాలు దాగి ఉన్నాయి ప్రకటనలలో చాలా తరచుగా అసత్య ప్రచారాలు ద్వారా ఈ స్వార్ధపూరిత ప్రయోజనాలు పెరుగుతూ కనిపిస్తాయి ఒకే రకమైన ఉత్పాదనలని అమ్మే కంపెనీలు తమ ఉత్పాదనలే ఉత్తమమైనవని చెప్పే ప్రయత్నంలో ఇలా చేస్తూ ఉంటారు ఏ కృత్రిమ పరిస్థితులలో మీరు వీటిని చేపడుతున్నారో అవి మోసపూరితమైనవి వాస్తవం కాని వ్యవహారాల యొక్క స్థితి మోసం అలాగే కృత్రిమ పరిస్థితులూను ఒక వ్యక్తి చేస్తున్నది పెర్సుయేసనా లేదా మేనుప్లేషనా అనేది చాలా తరచుగా అతని యొక్క ఉద్దేశ్యం నిర్ణయిస్తుంది మీ ఉద్దేశ్యాలు మంచివై మీరు నిజంగా అమాయకులై మీరు ఒక సత్యాన్ని ఇతరులచే అంగీకరింప చేసే ప్రయత్నం చేస్తూ ఉంటే మొత్తానికి అది వేరే సంగతి కానీ అలా కాకుండా మీరు చేస్తున్నది తప్పు అనీ మోసం అనీ మీకు తెలిసీ మీరు చేస్తున్నట్లయితే అది మేనిప్యులేషన్ సాధారణంగా మేనిప్యులేట్ చేసే లేదా చేయబడే వ్యక్తులు ఆ విషయాన్ని గ్రహించే స్థితిలో నే ఉండి లేదా బుద్ధి పూర్వకంగానే చేస్తారు ఇక్కడ సమయం చాలా కీలకమైనది మీరు ఒక పనిని చాలా త్వరగా పూర్తి చేయాలని అనుకుంటారు సాధ్యమైనంత అదనపు బలంతో దానిని పూర్తి చేయాలనుకుంటారు అందువలన ఈ మేనిప్యులేషన్ ప్రక్రియ చోటు చేసుకుంటుంది మొత్తానికి మీరు కావాలనుకున్నది మీరు పొందగలుగుతారు బ్రెయిన్ వాషింగ్ అనేది పెర్సుయేసన్ మరియి కొయెర్షన్ల యొక్క అంశలని కలిగి వుండి ఈ రెండిటి కలయిక ద్వారా ఎవరినైనా బలవంతంగా ఒప్పించగల కీర్తి గణించిన ఒక విలక్షణమైన టెక్నిక్ కాబట్టి దీన్ని మేనిప్యులేషన్ విభాగంలో చేరుద్దాం స్టాక్ హోమ్ సిండ్రోమ్ మరొక ఆసక్తికరమైన విషయం ఇది దృక్పధాన్ని మారుస్తుంది కానీ వాస్తవానికి ఇది మేనిప్యులేషన్కాదు మీరు ఒప్పించబడతారు కానీ బలవంతంగా కాదు చాలా సందర్భాలలో వాస్తవాల కారణంగా ఎవరైనా బందీ కాబడిన సందర్భంలో అలా బందీ అయిన వ్యక్తి ఒకానొక సమయంలో తనని బంధించిన వ్యక్తి పట్ల ఎంపథెటిక్ గా మారిన చాలా సందర్భాలు ఉన్నాయి ఇది చాలా విచిత్రమైన సిండ్రోమ్ ఈ సిండ్రోమ్ కలిగిన వ్యక్తులని తీవ్రవాదులు బందీలుగా పట్టుకున్నప్పుడు ఈ వ్యక్తులు మానసికంగా లేదా భావోద్వేగాల పరంగా ఇతరులపై ఆధార పడతారు పది రోజులు పది నెలలు లేదా పది సంవత్సరాలు నిజానికి ఈ కాల పరిమితి విషయం కాదు కానీ అన్నాళ్ళ వారి బందీఖానా నుండి బయటకు వచ్చిన తర్వాత కూడా లేదా బందీలుగా ఉన్న సమయంలో అయినా సరే ఆ తీవ్రవాదుల యొక్క దయలేనితనం వంటి చర్యలు కూడా తరచుగా వీరిచే సానుకూలంగా అన్వయించుకోబడి కొంతమంది చాలా పిచ్చి గా వారితో బంధాన్ని ఏర్పరుచుకుంటారు బుద్ధి పరిపరివిధాలుగా సాగే చాలా తీవ్రమైన పరిస్థితులు ఇవి వీటికి సంబంధించి అలా సిద్ధాంతాలు ఉన్నాయి కానీ ఇది మళ్లీ వివిధ రకాలైన ఆసక్తికరమైన మార్గాలలో పెర్స్యుయేసన్ తో అనుసంధానించబడి ఉంది కానీ ఇది అటు పెర్స్యుయేసనూ కాదు ఇటు మేనిప్యులేషనూ కాదని మనం గ్రహించాలి ఎందుకంటే ఇది ఉద్దేశపూర్వకంగా చేసినది కాదు కానీ జరగుతూ వుంటుంది ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే బ్రెయిన్ వాషింగ్ టెక్నిక్ ని ఉపయోగించుకునే వ్యక్తులు ఈ స్టాక్ హోమ్ సిండ్రోమ్ వంటి వాటిని ఉపయోగించుకునే పరిస్థితులలో మేనిప్యులేషన్ అనేది వాస్తవంగా చోటు చేసుకుంటుంది ఇప్పుడు మనం పెర్సుయేసన్ ప్రాముఖ్యం వహించే 6 కీ ఫేక్టర్స్ ని పరిశీలిద్దాం వాటిలో మొదటిది రెసిప్రొకేషన్ పెర్సుయేసన్ చర్యలో ఇది ఖచ్చితంగా అవసరమైనది ఎందుకంటే నేను ఎవరినైనా ఒప్పించే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ వ్యక్తి నాతో ఏకీభవించి తీరాలి అలా జరగకపోతే పెర్సుయేసన్ చోటు చేసుకోదు సామాజిక సాంస్కృతిక సందర్భాల పరిధిలో పరిస్థితి ఎంత ప్రామాణికంగాకనిపిస్తుందో ఇతరులను తార్కికంగా ఒప్పించడంలో మీ వ్యూహం ఎంత ప్రామాణికమైనదో మీరు ఇతరులకి చెప్పేందుకు ప్రయత్నించేది ఏదైనా సరే ఎంత ప్రామాణికమైనదో వీటి గురించి సోషల్ ప్రూఫ్ తెలియజేస్తుంది తర్వాత కమిట్మెంట్ మరియు కన్సిస్టెన్సీ నిబద్దత మరియు స్థిరత్వం గురించి చూద్దాం మీ నిబద్దత ఇతరులని ఒప్పించడం లో మీ స్థిరత్వపు స్థాయిమాట మార్చకుండా వుండగల మీ విశ్వసనీయత మీరు చెప్పే లేదా ఉపన్యసించే విషయం పట్ల మీ అంకితభావం వంటి విషయాలన్నీ మీరు ఎవరినైనా తార్కికంగా ఒప్పించే ప్రయత్నం చేస్తున్నప్పుడు ప్రాముఖ్యత ని సంతరించుకుంటాయి లైకింగ్ అనేది చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఒక ఒక ఆదర్శాన్ని గాని ఆలోచనను గాని లేదా ఒక ఉత్పాదనను గాని కనీసం తాత్కాలికంగానైనా మీరు ఇష్టపడకపోతే దానిని అంగీకరించడం గాని కొనడం గాని చేయరు మనం మేనిప్యులేషన్ గురించిన సందర్భంలో చర్చించినట్టుగా మనం దానిని ఇష్టపడుతున్నామన్న భ్రాంతి అయినా కనీసం కొద్ది సేపయినా సృష్టించబడుతుంది చాలా తరుచుగా అధికారం కూడా చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది దాని గురించి కొద్ది సేపటి తరువాత చర్చిద్దాం ఎందుకంటే ఏ విషయంలో నైనా దానిని ఎవరు ఆమోదిస్తున్నారు ఆ విషయాన్ని ఎవరు చెబుతున్నారు అనేది ప్రాముఖ్యత కలిగి ఉంటుంది మన సంప్రదాయాల్లో కూడా ప్రామాణికత యొక్క రుజువుల గురించి మాట్లాడుతున్నప్పుడు భారతీయ సంప్రదాయంలో ఒక విషయం సత్యమో అసత్యమో ఆ విషయాన్ని ధ్రువీకరించే వ్యక్తి యొక్క ప్రమాణాల ఆధారంగా నిర్ణయించబడుతుంది అలాగే ఆ వాదం లేదా విషయం విలువైనదా మరీ అంత విలువైనది కాదా అని కూడా నిర్ణయించబడుతుంది అలాగే స్కేర్సిటీ కొరత ఏదైనా ఒక విలువైనది అవసరమైనదానికంటే తక్కువగా లభిస్తుంటే అంటే దాని గురించిన కొరత ఏర్పడితే అప్పుడు దాని గురించి లేదా దానిని పొందాలని చాలా సులభంగా ఒప్పించబడతాము పెర్సుయేసన్ యొక్క సమకాలీన వర్ణాలని గుర్తించడం చాలా చాలా ముఖ్యమైనది మరియు ఈ విభాగంలో మనం సామాజిక మాధ్యమాలను ఉపయోగించి కొన్ని ప్రయోగాలని చేపడతాం మన డిస్కషన్ ఫోరం నీ అందులో పొందుపరిచిన బడిన లింక్స్ నీ ఒకసారి చూడండి వాటిలో భాగస్వాములు కండి ఎందుకంటే మేనిప్యులేషన్ పెర్య్సుయేసన్ మరియు మన దృక్పథాలు మారే విధానాల గురించిన కొన్ని అంశాలకి మరియు సృష్టించబడిన వేర్వేరు రకాల పక్షపాతాలకి సంబంధించిన చాలా ఆసక్తి గొలిపే మా పరిశోధనల్లో మీరు సహాయ పడగలుగుతారు మీకు క్రమం తప్పకుండా ఇవ్వబడే ఎస్సైన్మెంట్స్ మాత్రమే కాకుండా మీరు ఇటువంటి వివిధరకాలైన కార్యక్రమాలలో కూడా ఇష్టపూర్వకంగా అధిక సంఖ్యలో భాగస్వామ్యం వహిస్తేనే మేము ఫలితాలను విశ్లేషించి వచ్చే వారం నాటికి ఆ విశ్లేషణ ఆధారంగా లభించిన ఫలితాలతో మీ ముందుకు రాగలుగుతాము ఇది చాలా చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఎందుకంటే మనము ఒక సహకారంతో పని చేస్తున్నాము ఈ నిర్దిష్టమైన కోర్సు లోనే లేవనెత్తబడిన ఒక ప్రశ్నకి సమాధానం వెదికే ప్రయత్నం చేస్తున్నాం అందువలన మన ఈ సందర్భంలో ఇది కేవలం ఒక సంఖ్య ఒక పరిమాణం మాధ్యమం సామాజిక మాధ్యమం సోషల్ నెట్వర్క్ ఇక్కడ భారీ స్థాయిలో పెర్సుయేసన్ చోటుచేసుకుంటోంది ప్రచారం లోపలికి చొచ్చుకుని వస్తోంది మీకు గుర్తు ఉంటే మనం విజువల్ కమ్యూనికేషన్ విజువల్ ఈస్తటిక్స్ మరియు ఎడ్వర్టైజింగ్ ల గురించి మాట్లాడుకున్నప్పుడు ఒప్పించడంలో విజువల్స్ ఎంత బలమైన పాత్ర ని పోషిస్తాయో గ్రహించాం సామాజిక మాధ్యమాల గురించి మాట్లాడుకునేటప్పుడు అవి చాలా త్వరితగతిన సమాచారాన్ని చేరవేస్తూ ఉండడం మనం గమనిస్తున్నాం ప్రస్తుత పరిస్థితులలో సమాచారం కాంతివేగంతోసెకను కి మూడు లక్షల కి మీ ప్రయాణిస్తోంది ఉదాహరణకి ఇంగ్లాండ్లో ఒక నిర్దిష్టమైన స్థలంలో లేదా మరెక్కడైనా అల్లర్లు సృష్టించబడ్డాయి అనుకోండి లేదా గందరగోళం ఏర్పడింది అనుకోండి లేదా ఏదైనా ఒక నిర్మాణాత్మకమైన విషయం జరిగిందనుకోండి ఈ విషయాలన్నీ ట్విట్టర్ లేదా ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా కాంతివేగంతో ప్రయాణించి ప్రజల్ని మేనిప్యులేట్ చేయడం పెర్స్యుయేడ్ చేయడం జరుగుతోంది మొదటి రెండు విషయాలు చాలా చాలా ప్రాముఖ్యత కలిగినవి ఎందుకంటే ఇవి ఇరు పక్షాలకీ సంబంధించినవి వీటి గురించి మనం ఈ వారపు చర్చల లో కలిసి చేయబోయే ప్రయోగాలలో మాట్లాడుకుందాం పెర్సుయేసన్ అనేది సంస్థాగతం అయింది అంటే ఇన్స్టిట్యూషనలైజ్డ్ ఎందుకంటే వ్యాపారాల్లోనూ పరిశోధనలలోనూ ఇది అంతర్భాగమైంది దీని గురించి పెద్ద ఎత్తున పరిశోధనలు కొనసాగుతున్నాయి ప్రస్తుతానికి మనమే కొద్దిపాటి పరిశోధన జరుపుతున్నాం ఇది చాలా ముఖ్యమైనది సూక్ష్మమైనది లేదా సున్నితమైనది మరియు మోసపూరితమైనది ఎందుకంటే ఈనాడు మేనిప్యులేషన్ అనేక మార్గాలను మార్గాల సముదాయాలను కలిగి ఉంది అందువలన ఇది చాలా సూక్ష్మ మైనదీ లేదా సున్నితమైనదని గుర్తించవలసిన ప్రాముఖ్యత కలదని మీరు తెలుసుకోవాలి మనం కొన్ని ప్రయోగాల గురించి చర్చించుకున్నప్పుడు మరియు పెర్సుయేసన్ మరియు మేనిప్యులేషన్ లకి సంబంధించిన కొన్ని పరిశోధనాపత్రాలని నేను మీతో పంచుకున్నప్పుడు ఇది ఎంత సూక్ష్మమైనదో ఎంత మోసపూరితమైనదో ఎంత అస్పష్టమైనదో మీరు శ్రద్ధగా గ్రహించగలుగుతారు ఈ పరిశోధన చాలా సూక్ష్మంగా మరియు ఖచ్చితంగా జరుగుతూ ఉంది ఈ ప్రక్రియలో జాతి సంస్కృతి మీడియా ప్రపంచీకరణ వంటి అనేక అంశాలు కలగలిసి ఇది మరింత జటిలమయ్యింది లేదా సంక్లిష్టమైంది ఇవన్నీ చెప్పుకున్న తర్వాత ఇప్పుడు మనం పెర్సుయేసన్ యొక్క క్రియాత్మక నిర్వచనాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పెర్సుయేసన్ అనేది ఇతరుల నుండి మనం కోరుకున్న ప్రతిస్పందనని రాబట్టడం గురించి ఇతరుల వైఖరిని మార్చడం గురించి ఎవరినైనా అంగీకరించేలా ఇతరులని మార్చడం గురించి ఇతరుల మానసిక పరిస్థితిని ప్రభావితం చేయడం గురించి తెలియజేసేది ఈ నిర్వచనాన్ని బట్టి మనం పెర్సుయేసన్ అంటే ఏమిటో అర్థం చేసుకోగలం ఇది సింబాలిక్ అనగా సంకేత పరమైనది ఎందుకంటే ఇది భాష ద్వారా చిత్రాల ద్వారా చోటు చేసుకుని ఇతరులని అంగీకరింపచేస్తుంది అప్పుడు మార్పు చోటు చేసుకుంది అని వేరే చెప్పనవసరం లేదు ఎందుకంటే పెర్సుయేసన్ అంటేనే వైఖరి సవరించబడినది అని అర్థం ముందుగా మీరు ఏదో ఒక వస్తువుని కొనడానికి ఆసక్తి చూపించలేదు ఇప్పుడు దానిని కొనాలనుకుంటున్నారు ఇక్కడ మీ వైఖరి సవరించబడింది ఇదివరలో మీకు సంగీతం వినాలని అభిరుచి లేదు ఇప్పుడు మీకు సంగీతం వినాలని ఉంది మీ వైఖరి సవరించబడింది ఇది పదాలు చిత్రాలు నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ వ్యాపార ప్రకటనలు సంగీతం వగైరా వగైరా ప్రతీకాత్మక సందేశాలు మీకు చేరడం ద్వారా జరిగింది స్వేచ్ఛగా ఎంచుకునే వాతావరణం ఉందని నేను స్పష్టంగా చెప్పగలను ఎందుకంటే పెర్సుయేసన్ చోటు చేసుకుంటున్నప్పటికీ దాని నుండి బయటపడే ఎంపిక కూడా మీకు తప్పకుండా ఉంది మీరు దాని నుండి బయటపడాలనే కోరికతో వున్నారో లేదా దానికి లోనయే కోరికతో వున్నారా అనేది మళ్లీ మీరే ఎంచుకోవాలికానీ కొయిర్షన్ అనేది మీరు ఏదో ఒకటి ఎంచుకోవడం తప్పనిసరి చేస్తుంది పెర్సుయేసన్అనేది నాగరికత అంత ప్రాచీనమైనదని మనం చర్చించుకున్నాం పాశ్చాత్య సంప్రదాయాల చరిత్రని మనం చూసినట్లయితే సోఫీస్ వక్తృత్వాన్ని ఎలా సాధన చేయాలో ప్రజలకు బోధించేవారు ఎందుకంటే రోమ్ దేశపు పౌరులు ఒకరినొకరు ఒప్పించు కోవడం ద్వారా నిర్ణయాలు తీసుకునే వారు ఆ స్వేచ్ఛా వాతావరణంలో అతి ముఖ్యంగా ప్లాటో అనేకమైన మూల సూత్రాల వంటి ప్రతిపాదనలు చేశాడు కానీ సత్యాన్వేషణలో ఏ విషయాలు మేనిప్యులేట్ చేయబడగలవో మరియు పెర్సుయేసన్ అనేది ఇతరుల ఆలోచనాధోరణిని మేనిప్యులేట్ చేయగల అంశమనీ అతను విస్మరించవలసి వచ్చింది అప్పుడు అరిస్టాటిల్ పెర్సుయేసన్ ని ఇథోస్లోగోస్మరియు పేథోస్ అని 3రకాలు గా వర్గీకరించాడు నేటి సమకాలీన పరిస్థితులకి కూడా ఈ వర్గీకరణ లోని భావనలు చాలా చాలా నిజమే ఇథోస్ అంటే మీ ఉద్దేశ్యం ఏమిటి ఇథోస్ అంటే విశ్వసనీయత నమ్మకం చాలా తరుచుగా బ్రాండ్ నేమ్లోగోవ్యక్తివ్యక్తి తో మాట్లాడుతన్నది ఎవరు వంటి విషయాలతో అనుసంధానించ బడివుంటుంది లోగోస్ అనేది లాజిక్ కి సమానార్దం కలిగిన గ్రీకు పదంతర్కం స్థిరత్వం దీనిని మీరు అనేక సందర్భాలలో కనుగొనగలరు పేథోస్ అనేది మనిషి యొక్క భావోద్వేగాలనీ ఊహలనీ స్పృశిస్తుంది ఇది వ్యాపార ప్రకటనలలో చాలా ప్రముఖమైన పాత్రని పోషిస్తుంది అందువలన పరిస్థితిని మీరు గమనించినట్లయితే మనం చూస్తున్నవన్నీ మనం ఉపయోగిస్తున్నవన్నీ వ్యాపారప్రకటనల సందర్భంలో పెర్సుయేసన్ కొరకు కావల్సిన వన్నీ ఉన్నాయి ఈ నిర్దుష్టమైన సూత్రం లో ఒక వ్యక్తి లేదా ఒక బ్రాండ్ కలిగించగలిగిన విశ్వసనీయత మరియు నమ్మకం ఇమిడి ఉన్నాయి ఆ తర్కాన్ని ఉపయోగించి మీరు అది మంచిదని ఒప్పించ బడి కొంటున్నారు మరియు భావోద్వేగాలు విలక్షణమైన రూపాల్లో ఉన్నాయి పెర్సుయేసన్ కీ కొయిర్షన్కీ గల తేడాలనిప్పుడు చూద్దాం పెర్సుయేసన్ గురించి ఇప్పటికే విశదీకరించాను కానీ కొయిర్షన్అనేది బలవంతంగా ఒప్పించడం ఉదాహరణలు బెదిరింపు సందేశాలు ఉద్యోగుల ఆదేశాలు పోలీసుల విచారణ ప్రమాదకరమైన అక్రమ సంబంధాలలో కమ్యూనికేషన్ వంటివి ఇవి కాక కళ సినిమాలు సంగీతం వినోదం టీవీ షోలు వ్యాపార ప్రకటనలు హృదయాన్ని హత్తుకుని ఒప్పించగలిగే ఫోటోగ్రాఫ్ లు వంటివి సరిహద్దు రేఖలు కలిగినవి ఇక్కడ మీరు తార్కికంగా ఒప్పించబడ్డారో లేదా ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఆ సందర్భంలోనికి బలవంతంగా నెట్టి వేయబడ్డారో వేరు చేసి గమనించడం చాలా చాలా కష్టం ఇప్పుడు నేను ఇక్కడ ఉదాహరణగా పొందుపరిచిన ఒక కేస్ స్టడీ యొక్క స్లైడ్ ని గమనించండి సొంతంగా మీకు మీరే దానిని పూర్తి చేసి మీ అభిప్రాయాన్ని డిస్కషన్ ఫోరం లో అందుకు కేటాయించిన స్థలంలో వ్రాయండి ఇప్పుడు మనం కమ్యూనికేషన్ యొక్క పెర్స్యుయేసివ్ ప్రభావాల గురించి చూద్దాం ఇవి వ్యాపార ప్రకటనల్లో చాలా ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నాయి ఉదాహరణకి షేపింగ్ ఇక్కడ జరిగేది ఏమిటంటే ప్రజలు దానిని నమ్మక తప్పదనే ఆశతో ఒక విషయాన్ని పదే పదే పునరావృతం చేస్తూ ఉంటారు ఉదాహరణకి ఎక్కువమంది వైద్యులు ఇతర సిగరెట్ల కంటే కేమెల్స్నే కాలుస్తారు అని చూపించడం వాస్తవానికి సిగరెట్ ప్రమాదకరం అనేది సుస్పష్టంఅని నేపథ్యంలో ఉన్న విషయం అయినప్పటికీ ఈ సిగరెట్లు మిగిలిన ఇతర సిగరెట్ల కంటే తక్కువ ప్రమాదకరం అని పరోక్షంగా ఒప్పించబడుతోంది వేరు వేరు మార్గాలలో రకరకాల మార్గాలలో ఒక విషయాన్ని పదే పదే పునరావృతం చేస్తూ దానిని బలో పేతం చేయడం అనేది ఛేంజింగ్లోసూచించిన విధంగా అనేక రకాలుగా ఉపయోగించుకోవచ్చు ఇప్పుడు వైఖరిలు ఏ విధంగా మారాయో చెప్పే ఉదాహరణ ఇక్కడ ఉంది 50 సంవత్సరాల క్రితం వరకు కూడా నీగ్రో అనే పదం చెడ్డ పదం కాదు కానీ ఇప్పుడు మీరు ఎవరినైనా నీగ్రో లేదా నిగ్గర్ అని పిలిస్తే అదిచెడ్డ పదంగా పరిగణించబడుతుంది ఇది నోరు చెడడంలాంటిది ఎందుకంటే కొంత కాల వ్యవధిలో సామాజిక సాంస్కృతిక కారణాల కొరకు మరియు రకరకాల పరిస్థితులకి అనుగుణంగా ఈ పదం కాలక్రమేణా ఒక నిషిద్ధ పదంగా మారింది నాగరిక ప్రపంచంలో లో వాడకూడని నిషేధించబడిన పదంగా మారింది కానీ అంతకుముందు నవలలని మీరు చూసినట్లయితే నీగ్రో లేదా నిగ్గర్ అనే పదాలు చాలా విస్తృతంగా వ్యాపించ బడిన వాడబడిన మరియు అంగీకరించబడిన పదాలు ఉదాహరణకి ఈరోజు జెండర్ కి సంబంధించిన సందర్భాలలో ఎవరైనా తెలియని వ్యక్తిని సంబోధించేటప్పుడు అతడు కి బదులుగా ఆమె అని వాడుతున్నాం అందువలన ఎవరినైనా కలిస్తే ఆమె నాతో చక్కగా ఉండాలి అని చెబుతున్నాం ఇదివరకు అతడు నాతో చక్కగా ఉండాలి అని చెప్పేవారం కాబట్టిమనంవిషయాలనుచూసే విధానాన్ని మార్చుకోవడానికి ఒప్పించబడ్డాం మరియు ఇది ఓకే తో సంక్లిష్టమైన సంబంధాన్ని కలిగి ఉంది సమాజంలో చోటు చేసుకున్న మార్పులని మరియు ఆ మార్పులను వైఖరులను ఈ సమాజం చూసే విధానాన్ని పెర్సుయేసన్ కి వ్యాఖ్యాతలు గా పెర్సుయేసన్ యొక్క విభిన్న అంశాలతో మనం మన తదుపరి బోధనా సమావేశాలని మొదలుపెడదాం అప్పుడు వైఖరి గురించి ప్రజల గురించి సందేశాల గురించి మాట్లాడుకుందాం పెర్సుయేసన్ యొక్క వివిధ అంశాలను ఆ విధంగా వివరంగా వెలికి తీద్దాం అందువల్ల ఈ వేళ ఇక్కడ ఆపుదాం థాంక్యూ వెరీ మచ్